తర్వాత మనమేం చేస్తాం అంటే డిఫార్మేషన్ ఆఫ్ ఫ్లూయిడ్ ఎలిమెంట్స్ గురించి విశ్లేషిస్తాము ఇది ఎందుకు అత్యంత ముఖ్యమైనది ఎందుకంటే డిఫార్మేషన్ ఆఫ్ ఫ్లూయిడ్స్ ఆధారంగా వర్గీకరించడం మనం చూశాం అలాగే అవి అతి చిన్న షియర్ ఫోర్స్ కి కూడా కంటిన్యూయస్ డిఫార్మేషన్ చెందుతూ ఉంటాయి అలాగే షియర్ ఫోర్స్ కి షియర్ స్ట్రెస్ కి మరియు రేట్ ఆఫ్ డిఫార్మేషన్ కి మధ్య ఉన్న సంబంధం వివిధ ద్రవాల యొక్క కాన్స్టిట్యూటివ్ బిహేవియర్ కి మాత్రమే చెందినది కాబట్టి వెలాసిటీ కాంపోనెంట్స్ రూపంలో ఫ్లూయిడ్ ఎలిమెంట్స్ యొక్క వైకల్పాలని వర్గీకరించడం ఎలాగో ముందుగా మనం అర్థం చేసుకోవాలి ముందు మనకి ఇది అర్థమైతే వెలాసిటీ కాంపోనెంట్స్ రూపంలో వివిధ రకాలైన డిఫార్మేషన్స్ గణిత శాస్త్ర పరంగా రాయడానికి సాధ్యమవుతుంది అంటే u v మరియు w మనం అలా రాసేటప్పుడు గుర్తు పెట్టుకోవాల్సింది ఏమిటంటే ముఖ్యంగా మనం రెండు రకాలైన వైకల్పాల గురించి చర్చిస్తాం ఒకటి లీనియర్ డిఫార్మేషన్ రెండవది యాంగులర్ డిఫార్మేషన్ ఎప్పుడైతే మనం లీనియర్ డిఫార్మేషన్ గురించి మాట్లాడతామో అప్పుడు ఫ్లూయిడ్ ఎలిమెంట్ యొక్క వాల్యూమ్ లో మార్పు గురించి కూడా వస్తుంది ఎందుకంటే మనకి ఒక లెంగ్త్ ఎలిమెంట్ ఉంది అనుకుంటే మరియు ఆ లెంగ్త్ ఎలిమెంట్ లో మార్పు వచ్చింది వాల్యూమ్ ఎలిమెంట్ చాలా లెంగ్త్ ఎలెమెంట్స్ కలిగి ఉంటుంది కాబట్టి పొడవు లో మార్పు వస్తే వాల్యూమ్ లో కూడా మార్పు వస్తుంది ముందుగా మనం లీనియర్ డిఫార్మేషన్ అంచనా వేయడం ఎలాగో ఆలోచిద్దాం కాబట్టి మనం లీనియర్ డిఫార్మేషన్ తో మొదలుపెడదాం ఇది అర్థం చేసుకోవడానికి లేదా చూసిన అనుభూతి కలగడానికి ఇలాంటి ఒక ఫ్లూయిడ్ ఎలిమెంట్ ని పరిగణిస్తాం అలాగే మనం కావాలంటే 3 డైమెన్షనల్ ఎలిమెంట్ ని కూడా పరిగణలోకి తీసుకోవచ్చు ఇది మన పనిని ఏమి కష్టతరం చేయదు ఎందుకంటే చివరిలో మనం వివిధ దిశలలో ఉన్న లీనియర్ డిఫార్మేషన్స్ మాత్రమే పరిగణిస్తాం చూడండి మనం ఎందుకు ఒక సమస్యను విశ్లేషించడానికి కోఆర్డినేట్ సిస్టం వాడతాము ఎందుకంటే మనం xyz కార్టీసియన్ కోఆర్డినేట్ సిస్టం అంటున్నామంటే అవి ఇండిపెండెంట్ కోఆర్డినేట్స్ వాటి యొక్క కలయిక ఒక సిస్టంలోని మొత్తం ప్రభావాన్ని వివరిస్తుంది కాబట్టి మీరు x దిశలో లీనియర్ డిఫార్మేషన్ గురించి ఆలోచిస్తున్నప్పుడు y మరియు z దిశలో లీనియర్ డిఫార్మేషన్ గురించి పట్టించుకోరు మరియు ఇవి విడిగా చూపే ప్రభావాన్ని తర్వాత కలపొచ్చు ఎందుకంటే మనం సరళంగా ఇండిపెండెంట్ కాంపోనెంట్స్ తో పని చేస్తున్నాం వాస్తవానికి ఈ వెక్టార్ కాంపోనెంట్స్ అనేవి x y లేదా z దిశలో కాంపోనెంట్స్ లాంటి సరళమైన ఇండిపెండెంట్ వెక్టార్స్ ని ఇస్తాయి కాబట్టి ఎప్పుడైతే మనం x దిశలో మార్పు గురించి అంటే x దిశలో లీనియర్ డైమెన్షన్ లో మార్పు గురించి మాత్రమే ఆలోచిస్తున్నామో y మరియు z దిశలో ఏమి జరుగుతుందనేది వదిలేస్తున్నాం కాబట్టి x అనేది ఫ్లూయిడ్ ఎలిమెంట్ యొక్క పొడవు అనుకుందాం మరియు ఇప్పుడు ఏం జరుగుతుంది ఇప్పుడు మనకి సమయంలో మార్పు వచ్చింది మరియు సమయం లో మార్పు వల్ల ఈ క్యూబాయ్డ్ యొక్క ముందు భాగాన్ని పరిగణిద్దాం కాబట్టి ఈ ఎడమ వైపు ఉన్న భాగం t అనే సమయంలో డిస్ప్లేస్మెంట్ చెందుతుంది ఎంత డిస్ప్లేస్మెంట్ ఈ ప్రదేశంలో వెలాసిటీ u అనుకుంటే డిస్ప్లేస్మెంట్ u x t అవుతుంది మనం టైమ్ ఇంటర్వెల్ t ని చాలా తక్కువ విలువగా పరిగణిస్తాం కాబట్టి ఇది కేవలం ut అలాగే ఈ కుడివైపు ఉన్న భాగం కూడా ఎంతో కొంత స్థానభ్రంశం చెందుతుంది అది ఎంత ఇది x దిశ అనుకుంటే ఇక్కడ ఉన్న u అనేది ఎడమవైపు ఉన్న u కి సమానంగా ఉండదు ఎందుకంటే x లో మార్పు వల్ల u లో కూడా మార్పు వస్తుంది కాబట్టి ఇది అవుతుంది మీకు బాగా అర్థం కావడానికి మిగతా అన్ని చోట్ల ఏం జరుగుతుందో వదిలేసి కేవలం ఈ ముందు భాగం ఈ విధంగా కదులుతుంది అని మాత్రమే పరిగణించండి కాబట్టి మనం ఈ కొత్త అమరిక ని ఈ చుక్కల గీత ద్వారా చూపిస్తున్నాం కాబట్టి లెంగ్త్ ఇన్ x డైరెక్షన్ లో మార్పు ఎంత అది ఫైనల్ లెంగ్త్ లో నుంచి అసలైన పొడవు ని తీసి వేస్తే వస్తుంది కాబట్టి ఫైనల్ లెంగ్త్ అంటే ఏంటి అలాగే నెట్ చేంజ్ అంటే ఏంటి చూడండి కుడి వైపు భాగం ఇంతవరకు డిస్ప్లేస్మెంట్ చెందింది ఎడమ వైపు భాగం ఇంతవరకు డిస్ప్లేస్మెంట్ చెందింది కాబట్టి ఈ రెండిటి మధ్య తేడానే నెట్ డిస్ప్లేస్మెంట్ అవుతుంది అలాగే పొడవు లో మార్పు ఎంత x దిశలో పొడవు లో మార్పు అవుతుంది అలాగే x దిశలో స్ట్రెయిన్ అంటే యూనిట్ పొడవు కు పొడవు లో మార్పు ఎంత కాబట్టి x దిశలో స్ట్రెయిన్ అనేది కేవలం ఎలిమెంటల్ స్ట్రెయిన్ ఎందుకంటే మనం Δ x అనే చిన్న ద్రవ భాగాన్ని మాత్రమే పరిగణించాము కాబట్టి ఇది x దిశలో ఎలిమెంటల్ స్ట్రెయిన్ మనం ఇంతకుముందు చర్చించినట్టు కేవలం ద్రవం యొక్క స్ట్రెయిన్ మీద మాత్రమే ఆసక్తి చూపడం లేదు ఎందుకంటే మనం దీన్ని సమయంతో పాటు పెరగడానికి వదిలేస్తే స్ట్రెయిన్ అనేది ఇంకా ఎక్కువగా ఉంటుంది చూడండి ఈ Δt బాగా ఎక్కువగా ఉండి మరియు ఎక్కువ సమయం విరామం తో దాన్ని ఇంటిగ్రేట్ చేస్తే స్ట్రెయిన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ద్రవంలో స్ట్రెయిన్ కొలవడం అనేది అంత ముఖ్యమైనది కాదు ఇది కేవలం గడిచిపోయిన సమయం యొక్క ఫంక్షన్ మాత్రమే మరి ముఖ్యమైనది ఏంటంటే డిస్ప్లేస్మెంట్ యొక్క రేట్ లేదా రేట్ ఆఫ్ స్ట్రెయిన్ కాబట్టి xదిశలో రేట్ ఆఫ్ స్ట్రెయిన్ ఎంత ప్రాథమికంగా ఇది మనం ఒక సులభమైన విషయం కనిపెట్టడంలో సఫలీకృతం అయ్యాం అదేమిటంటే x y మరియు z డైరెక్షన్స్ లో లీనియర్ డిఫార్మేషన్ రేట్ ని వెలాసిటీ కాంపోనెంట్స్ టర్మ్స్ లో వ్రాయడం కాబట్టి మీకు u అనేది పొజిషన్ యొక్క ఫంక్షన్ గా v అనేది పొజిషన్ యొక్క ఫంక్షన్ గా మరియు w అనేది పొజిషన్ యొక్క ఫంక్షన్ గా ఇచ్చినట్లయితే సులభమైన పార్షియల్ డిఫరెన్షియేషన్ ద్వారా రేట్ ఆఫ్ చేంజ్ ని కనుక్కోవచ్చు ఇప్పుడు మనం కేవలం లీనియర్ డైమెన్షన్ లో మార్పు రేటు గురించి మాత్రమే కాకుండా రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ వాల్యూమ్ గురించి కూడా ఆసక్తిగా ఉన్నాము కాబట్టి రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ వాల్యూమ్ ని అర్థం చేసుకోవడానికి మన దగ్గర x y z దిశలో Δ x Δ y మరియు Δ z పరిమాణం కలిగిన ఒక ఫ్లూయిడ్ ఎలిమెంట్ ఉంది అనుకుందాం కాబట్టి కోఆర్డినేట్ యాక్సిస్ గీస్తే ఇది x ఇది y మరియు ఇది z అలాగే ఇవి Δ x Δ y మరియు Δ z ఇప్పుడు న్యూ లెంగ్త్ ఎంత న్యూ వాల్యూమ్ కనుక్కోవడానికి కూడా మనం ఆసక్తిగా ఉన్నాం కాబట్టి న్యూ వాల్యూమ్ ఎంత x దిశలో కొత్త పొడవు y దిశలో కొత్త పొడవు z దిశలో కొత్త పొడవు న్యూ వాల్యూమ్ ఓల్డ్ వాల్యూమ్ కాబట్టి ఒకవేళ యూనిట్ వాల్యూమ్ కి కనుక్కోమంటే ప్రాథమికంగా మీరు Δ x Δ y Δ z తో భాగిస్తారు ఇది అసలైన వాల్యూమ్ మరియు దీన్ని అనుకుందాం కాబట్టి రేట్ ఆఫ్ వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ ఎంత చేంజ్ ఇన్ వాల్యూమ్ డివైడెడ్ బై వాల్యూమ్ డివైడెడ్ బై Δ t మరియు పరిమితిని Δ t →0 అనుకుంటే హయ్యర్ ఆర్డర్ టర్మ్స్ అన్ని 0 అవుతాయి అయినా మనం వాటిని నిర్లక్ష్యం చేస్తున్నట్టు కాదు Δ t →0 అయినప్పటికీ Δ t అనేది ఇక్కడ మిగిలే ఉంటుంది కాబట్టి మనం టోటల్ డెరివేటివ్ రూపంలో వ్రాయవచ్చు వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ అనేది చాలా వాటిలో మార్పు వల్ల రావచ్చు అంటే సమయంలో మార్పు పొజిషన్లో మార్పు అలాగే ఈ రెండిటిలోనూ మార్పు వల్ల కూడా రావచ్చు కాబట్టి మనం విడివిడిగా పడే ప్రభావాల గురించి పట్టించుకోవడం లేదు మొత్తం ప్రభావం గురించి మాత్రమే పట్టించుకుంటాము దీనివల్ల ద్రవ ఎలిమెంట్ యొక్క ఘనపరిమాణం లో నెట్ చేంజ్ ఎంత ఇది టోటల్ డెరివేటివ్ రూపంలో రాయగలిగే లా ఉండాలి వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ యొక్క రేట్ ఇది మనకి ఒక కొత్త నిర్వచనాన్ని ఇచ్చింది అదేమిటంటే ఇన్కంప్రెసిబుల్ ఫ్లో యొక్క నిర్వచనం కాబట్టి మనం ఎప్పుడు ప్రవాహాన్ని ఇన్కంప్రెసిబుల్ ఫ్లో అని అంటాం కాబట్టి ఇన్కంప్రెసిబుల్ ఫ్లో అని అంటున్నాము అంటే మనం వాల్యూమ్ ఆఫ్ ఫ్లూయిడ్ ఎలిమెంట్ లో మార్పు రాని స్థితి గురించి చూస్తున్నాము కాబట్టి ఇన్కంప్రెసిబుల్ ఫ్లో యొక్క ప్రాముఖ్యత ఏమిటి ఒకే ఒక్క ప్రాముఖ్యత ఏమిటంటే వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ అనేది 0 ఉంటుంది ఎందుకంటే వాల్యూమ్ ఆఫ్ ఫ్లూయిడ్ ఎలిమెంట్ లో మార్పు రాదు కాబట్టి ఇన్కంప్రెసిబుల్ అంటే అర్థం ఏమిటంటే మనం దాన్ని ఒత్తిడి చేయడం ద్వారా పరిమాణాన్ని తగ్గించలేము కాబట్టి వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ అనేది 0 అయితే వెలాసిటి వెక్టార్ కూడా 0 అవుతుంది మీకు ఒక వెలాసిటీ ఫీల్డ్ ని ఇచ్చి అది కంప్రెసిబుల్ ఆర్ ఇన్కంప్రెసిబుల్ అనేది కనుక్కోమంటే ఆ క్షేత్రం ఈ సమీకరణాన్ని సంతృప్తి పరుస్తుందా లేదా అనే విషయం ద్వారా కనుక్కోవచ్చు ఒకవేళ సంతృప్తిపరిస్తే మనం దాన్ని ఇన్కంప్రెసిబుల్ ఫ్లో అని అంటాము ఈ నిర్వచనానికి మరియు ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్ యొక్క నిర్వచనానికి ఉన్న తేడాని గుర్తుంచుకోండి ఇంతకుముందు కూడా మనం ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్ యొక్క కాన్సెప్ట్ ని చూశాం మరియు ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్ అని ఎప్పుడు అంటాము అంటే ప్రెషర్ మారినప్పుడు డెన్సిటీ మారకుండా ఉన్నప్పుడు ఇప్పుడు మనం ఇన్కంప్రెసిబుల్ ఫ్లో గురించి మాట్లాడుతున్నాము మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఈ రెండింటికీ సంబంధం ఉన్నప్పటికీ ఈ రెండూ వేరు వేరు కాన్సెప్ట్స్ కాబట్టి మనం ఒక ప్రవాహాన్ని ఇన్కంప్రెసిబుల్ ఫ్లో అని చెప్పాలంటే అది కన్సర్వేషన్ ఆఫ్ మాస్ సిద్ధాంతాన్ని సంతృప్తిపరిస్తే చెప్పే అవకాశం ఉంటుంది ఇది అర్థం చేసుకోవడానికి ఫ్లూయిడ్ ఎలిమెంట్ యొక్క కన్సర్వేషన్ ఆఫ్ మాస్ ఎక్స్ప్రెషన్ రాయడానికి ప్రయత్నిద్దాం కాబట్టి మనం ఇప్పుడు ద్రవం యొక్క కన్సర్వేషన్ ఆఫ్ మాస్ ఎక్స్ప్రెషన్ వ్రాస్తున్నాము ద్రవ ఎలిమెంట్ కి m అనేది మాస్ అనుకోండి దీన్ని మీరు డెన్సిటీ మరియు వాల్యూమ్ రూపంలో వ్యక్తీకరించవచ్చు అనేది డెన్సిటీ మరియు అనేది వాల్యూమ్ అనుకోండి మాస్ ఆఫ్ ఫ్లూయిడ్ ఎలిమెంట్ పరిరక్షించబడుతుంది కాబట్టి రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ మాస్ 0 అవుతుంది మనకి వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ యొక్క ఈక్వేషన్ ఇంతకు ముందే తెలుసు కాబట్టి మరియు అందులో వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ 1 by v వస్తుంది రెండు వైపులా log తీసుకుని సమీకరణాన్ని అవకలన చేయటం ప్రయోజనకరంగా ఉంటుంది ఎందుకంటే అప్పుడు ఆటోమాటికెల్లి బయటికి వస్తుంది కాబట్టి రెండు వైపులా log తీసుకొని సమయంతో పాటు డిఫరెన్షియేట్ చేద్దాం మనం సమయంతో పాటు డిఫరెన్షియేట్ చేస్తున్నాం అంటే అది కచ్చితంగా టోటల్ డెరివేటివ్ అయి ఉండాలి అలాగే ఇది ఫ్లూయిడ్ ఎలిమెంట్ కాబట్టి దానిలో సమయం లేదా పొజిషన్ తో పాటు మార్పు రావచ్చు కన్సర్వేషన్ ఆఫ్ మాస్ అనేది విడివిడి ప్రభావాల వల్ల జరగదు కాబట్టి మొత్తం ప్రభావం యొక్క కలయిక వల్ల కన్సర్వేషన్ ఆఫ్ మాస్ జరుగుతుంది మనం దీన్ని సమయంతో పాటు డిఫరెన్షియేట్ చేస్తున్నామంటే మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఎడమవైపున ఉన్న భాగం 0 అవుతుంది ఎందుకంటే ఫ్లూయిడ్ ఎలిమెంట్ యొక్క మాస్ అనేది పరిరక్షించబడుతుంది కాబట్టి where and ఈ సమీకరణం అనేది ఫ్లూయిడ్ మెకానిక్స్ లో అత్యంత ఫండమెంటల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ గా అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే ఫ్లో ఫీల్డ్ అనేది ఎంత సులభంగా ఉన్నా లేదా ఎంత క్లిష్టంగా ఉన్నా అది ఖచ్చితంగా లా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ మాస్ ని సంతృప్తిపరచాలి ఇది ఫ్లూయిడ్ ఎలిమెంట్ యొక్క లా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ మాస్ ని వ్యక్తీకరించే డిఫరెన్షియల్ ఈక్వేషన్ మరియు దీనిని కంటిన్యుటీ ఈక్వేషన్ అని అంటారు కాబట్టి మీకొక వెలాసిటీ ఫీల్డ్ ఇస్తే మొదట మీరు అది కంటిన్యుటీ ఈక్వేషన్ ని సంతృప్తి పరుస్తుందో లేదో చూడాలి ఒకవేళ కంటిన్యుటీ ఈక్వేషన్ సంతృప్తి పరచకపోతే అది ఒక అబ్సర్డ్ వెలాసిటీ ఫీల్డ్ అది గణిత శాస్త్ర పరంగా ఏదైనా కావచ్చు కానీ భౌతికంగా మాత్రం ఎటువంటి భావం ఉండదు ఎందుకంటే అది ఖచ్చితంగా మాస్ కన్సర్వేషన్ ని సంతృప్తిపరచి తీరాలి ఇప్పుడు క్లుప్తంగా కొన్ని ప్రత్యేకమైన స్థితుల గురించి చూద్దాం కాబట్టి ప్రత్యేకమైన స్థితులు అంటే ఏంటి మొదటి ప్రత్యేకమైన స్థితిగా స్టెడీ ఫ్లో పరిగణిద్దాం మీరు స్టెడీ ఫ్లో పరిగణించినట్లయితే ఈ సమీకరణం ఎలా సులభ రూపంలోకి మారుతుంది స్థిర ప్రవాహం యొక్క నిర్వచనం ఏమిటి మనం తీసుకున్న ప్రదేశంలో సమయంతో పాటు ఫ్లూయిడ్ ప్రాపర్టీస్ మారకుండా ఉంటాయి స్థిర ప్రవాహం ఇప్పుడు రెండవ స్థితిగా ఇన్ కంప్రెసిబుల్ పరిగణిస్తాం మనం ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఏమిటంటే మనం నివారించవలసిన ఒక దురభిప్రాయం ఉంది అది ఏమిటి చాలాసార్లు మనం ఇన్ కంప్రెసిబుల్ అని అనగానే డెన్సిటీ ఈజ్ కాన్స్టెంట్ అని చెప్తాం కానీ ఇది ఇన్ కంప్రెసిబుల్ యొక్క ప్రత్యేక స్థితి అంతేగాని సాధారణ స్థితి కాదు ఎందుకంటే సాధారణ స్థితిలో వెలాసిటి వెక్టార్ యొక్క డైవర్జన్స్ 0 అవుతుంది ఇదే దాని నిర్వచనం కూడా ఎక్కడా కూడా ప్రాథమిక నిర్వచనం ρ అనేది స్థిరంగా ఉంటుంది అని చెప్పదు అదే సమయంలో ఒకవేళ ρ స్థిరంగా ఉంటే ఇది సంతృప్తిపరచబడుతుంది కాబట్టి కాన్వర్స్ అనేది నిజం అంటే ρ స్థిరంగా ఉండటం అనేది ఇన్ కంప్రెసిబుల్ యొక్క ప్రత్యేక స్థితి అంతేగాని సాధారణ స్థితి కాదు సాధారణ స్థితి అంటే ఏంటో చూద్దాం మనం సాధారణ స్థితి గురించి చూస్తున్నప్పుడు కంటిన్యుటీ సమీకరణాన్ని కూడా చూడాలి కంటిన్యుటీ సమీకరణాన్ని ఆదిమ రూపం లో చూసినట్లయితే అది సులభమైన రూపంగా లేదు అసంక్షేపనీయ ప్రవాహం ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం చూడొచ్చు ఏమిటంటే ρ అనేది స్థిరంగా ఉండకపోవచ్చు ఎందుకంటే ρ అనేది సమయం మరియు పొజిషన్ యొక్క ఫంక్షన్ మరియు అవన్నీ కలిపి 0 కూడా అవ్వచ్చు ఒకవేళ ρ అనేది కాన్స్టెంట్ అయితే అవన్నీ కలిపి కచ్చితంగా 0 అవుతాయి ఇది చాలా సులభమైన విషయం ఎందుకంటే ρ అనేది కాన్స్టెంట్ అయినప్పుడు సమయంతో ρ యొక్క డెరివేటివ్ చేస్తే కచ్చితంగా 0 అవుతుంది కానీ ఒకవేళ సమయం లేదా పొజిషన్ తో పాటు ρ యొక్క డెరివేటివ్ 0 అవ్వకపోయినా నెట్ ఎఫెక్ట్ అనేది 0 అవ్వచ్చు మరియు ఒకవేళ ρ వేరియబుల్ అయినప్పటికీ మనం ఫ్లో ని ఇన్ కంప్రెసిబుల్ ఫ్లో అని చెప్పవచ్చు కాబట్టి డెన్సిటీ మారుతూ ఉన్న ప్రవాహం కూడా ఇన్ కంప్రెసిబుల్ ఫ్లో అవ్వచ్చు ఇది చాలా ముఖ్యమైన విషయం కాబట్టి ఇన్ కంప్రెసిబుల్ ఫ్లో అనేది ఎల్లప్పుడూ స్థిర సాంద్రత ప్రవాహం అవ్వాలని లేదు కాబట్టి ఒక చిన్న ఉదాహరణ ఏమిటంటే ఇలాంటి ఒక డొమైన్ ఉందనుకుందాం ఇందులో ద్రవం ఉంది ఇప్పుడు ఇది ద్రవరూపంలో ఉంది అనుకుంటే ఆ తర్వాత ఆవిరి రూపంలోకి మారింది ఇది ఆవిరి రూపంలో కి మారినప్పుడు తేలికగా అవుతుంది కాబట్టి అదే మాస్ ఈ వాల్యూమ్ ని ఆక్రమించలేదు ఎక్కువగా ఉన్న మాస్ అనేది వదిలి వెళ్ళిపోతుంది ఎందుకంటే మీరు వాల్యూమ్ పరిమితం చేశారు డెన్సిటీ లో మార్పు ఉన్నట్లయితే ఆ మార్పుని కూడా తీసుకోగలిగే ప్రవాహం ఉండాలి ఎందుకంటే అప్పుడే ఏదైతే ద్రవం ఉందో అది ఇచ్చిన వాల్యూమ్ లో సరిపోతుంది కాబట్టి ఒక ప్రదేశంలో సమయంతో పాటు సాంద్రత కూడా మారవచ్చు ఎందుకంటే సమయంతో పాటు ఫ్లూయిడ్ ఫేజ్ కూడా మారింది కనుక కాబట్టి సమయంతో పాటు డెన్సిటీ కూడా మారింది ఇప్పుడు దీన్ని u v w లాంటి వాటితో సర్దుబాటు చేసి నెట్ ఎఫెక్ట్ 0 చెయ్యొచ్చు కాబట్టి ఇక్కడ నెట్ ఎఫెక్ట్ అనేది 0 అవ్వచ్చు లేదా కాకపోవచ్చు నెట్ ఎఫెక్ట్ 0 అయ్యే ఒక ఉదాహరణ తీసుకుందాం ఆ ఉదాహరణ ఏంటి అక్కడ ద్రవం ఉంది మరియు అది ఇప్పుడు గడ్డకడుతుంది అనుకుంటే గడ్డ కట్టడం వల్ల దాని వాల్యూమ్ లో మార్పు వచ్చింది అలాగే దాని డెన్సిటీ కూడా మారింది ఆలా అని మనం అన్ని ఫ్లూయిడ్స్ లేదా సాలీడ్స్ కంప్రెసిబుల్ అని చెప్పలేం కాబట్టి ఒకవేళ గడ్డ కట్టడం అనేది శ్రిన్కేజ్ అయితే వాల్యూమ్ లో తగ్గుదల ఉంటుంది అలాగే ఆ తగ్గుదలను నివారించడానికి అన్ని వైపుల నుంచి పదార్థ సరఫరా ఉండొచ్చు కాబట్టి స్థానికంగా జరిగే దాన్ని సంతులనం చేయడం అనేది సాధ్యం మరియు ఒక వాల్యూమ్ ఎలిమెంట్ లో జరిగే దాన్ని ఎలిమెంట్ యొక్క వివిధ రూపాల్లో ఉన్న వెలాసిటీ తో సర్దుబాటు చేయవచ్చు కాబట్టి స్థూలంగా మనం ఇన్ కంప్రెసిబుల్ ఫ్లో కి నిర్వచనం t0 తో ρ యొక్క టోటల్ డెరివేటివ్total derivative of ρ with respect to t0 అని చెప్పవచ్చు అంతేకానీ కేవలం ρ కాన్స్టెంట్ అని చెప్పలేము